హాయ్ ఈ ప్రత్యేక ప్రయోగశాల తరగతి కి స్వాగతం ఈ ప్రయోగశాల తరగతిలో మైక్రో ఫ్లూయిడ్ చిప్ ను ఎలా తయారు చేయాలో చూపిస్తాము మరియు ఈ పరికరం బయోచిప్ గా మరియు పిడిఎంఎస్ ఒక పదార్థం గా ఉపయోగించబడుతుంది మరియు మౌల్డింగ్ ఎలా పని చేస్తుందో లేదా పిడిఎంఎస్ లో చానెళ్లను సృష్టించడానికి మౌల్డ్ను ఎలా ఉపయోగించవచ్చో మేము మీకు చూపుతాము కాబట్టి సరిగ్గా మౌల్డ్ అంటే ఏమిటి కాబట్టి మీరు స్క్రీన్ ను చూస్తే నాకు సిలికాన్ వేఫర్ ఉంటే మరియు నేను సిలికాన్ డై ఆక్సైడ్ ను పెంచితే ఒక 1 మైక్రాన్ సిలికాన్ డయాక్సైడ్ ను పెంచుతున్నానని అనుకోండి ఇప్పుడు మీరు LPCVD ని ఉపయోగిస్తే సిలికాన్ పొర యొక్క రెండు ఉపరితలాలపై సిలికాన్ డయాక్సైడ్ ను పెంచుకోవచ్చని మీకు ఇప్పటికే తెలుసు ఇది సిలికాన్ డయాక్సైడ్ ఇప్పుడు నేను ఫోటోలితోగ్రఫీ చేస్తే సరిగ్గా ఎలా చేయాలో మీకు తెలుసు ఫోటోలితోగ్రఫీ స్పిన్ పై పూసిన ఫోటో రెసిస్ట్ 90 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 1 నిమిషం వరకూ ప్లేటు పైన వేడి చేస్తారు తదుపరి దశ ఏమిటంటే మీరు మాస్క్ ను లోడ్ చేస్తారు మరియు వేఫర్ ను ఎక్సపోజ్ చేస్తారు ఇది స్పిన్ పై పూసిన ఫోటో రెసిస్ట్ తదుపరి దశ మీరు ఫోటో రెసిస్ట్ ను అభివృద్ధి చేస్తారు ఆ తరువాత మీరు గట్టిగా కాల్చాలి 120 డిగ్రీల సెంటిగ్రేడ్ లో 1 నిమిషం పాటు హాట్ ప్లేట్ లో గట్టిగా కాలుస్తారుఆ తరువాత మైక్రోస్కోప్ ని ఉపయోగించడంలో తనిఖీ జరుగుతుంది కాబట్టి ఇవి ఫోటోలితోగ్రఫీ కోసం దశలు కాబట్టి ఒకసారి నేను ఫోటోలితోగ్రఫీ ను ప్రదర్శిస్తాను ఇక్కడ నేను ఏమి చేస్తాను అంటే సిలికాన్ డయాక్సైడ్ లోకి ఒక విండోను సృష్టిస్తాను ఆపై నేను ఆ విండో ద్వారా సిలికాన్ ను చెక్కు తాను దాని అర్థం ఏమిటి నేను ఫోటోలితోగ్రఫీను ప్రదర్శిస్తే నేను వేఫర్ ని సృష్టిస్తాను ఇది ఆక్సిడైజ్డ్ సిలికాన్ వేఫర్ అని నేను చూస్తాను మరియు మధ్యలో మినహా అన్ని ప్రాంతాలలో నేను ఫోటో రెసిస్ట్ ను రక్షిస్తాను కాబట్టి ఇది నా ఫోటో రెసిస్ట్ మీరు చూడగలిగినట్లుగా ఒక విండో ఉంది కాబట్టి నేను ఈ వేఫర్ ను ముంచినట్లయితే ఫోటో రెసిస్ట్ పాజిటివ్ ఫోటో రెసిస్ట్గా మారుతుంది నేను ఈ పొరను BHF లో ముంచితే ఇది బఫర్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ఏమి జరుగుతుంది నా సిలికాన్ డయాక్సైడ్ నమూనా పొందబడుతుంది అంటే ఎచ్ చేయబడుతుంది వాస్తవానికి వెనక వైపు నుండి కూడా సిలికాన్ డయాక్సైడ్ ఎచ్ పొందబడుతుంది ఎందుకంటే నాకు వెనక వైపు రక్షణ లేదు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది మీరు BHF లో పొరను ముంచడం ద్వారా ఎచ్ అయ్యిన సిలికాన్ డయాక్సైడ్ కలిగి ఉన్నారు దీని తరువాత నేను ఈ వేఫర్ ను అసిటోన్ లో ముంచినట్లయితే ఏమి జరుగుతుంది ఇక్కడ ఉన్న ఫోటో రెసిస్ట్ చెక్కబడి ఉంటుంది లేదా తీసివేయబడుతుంది అసిటోన్ అనేది ఫోటో రెసిస్ట్ కోసం ఒక స్ట్రిప్పర్ దీని తరువాత నేను ఈ పొరను సిలికాన్ ఎట్చాన్ట్ లో ముంచితే సిలికాన్ ఎట్చాన్ట్ లు అంటే ఏమిటో మీకు తెలుసా సిలికాన్ ఎట్చాన్ట్ లు అంటే KOH పొటాషియం హైడ్రాక్సైడ్TMAH టెట్రామెథైలామోనియం హైడ్రాక్సైడ్ మరియు ఈ రెండు పదార్థాల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మీకు తెలుసు దీనిని వెట్ ఎచ్చింగ్ అంటారు నేను DRI కోసం వెళితే ఇది మీ డ్రై ఎచ్చింగ్ డీప్ రియాక్టివ్ అయాన్ నమూన కాబట్టి నేను సిలికాన్ ను ఇలా చెక్కితే వేఫర్ ను సిలికాన్ నమూనాలో ముంచడం ద్వారా నాకు ఆక్సిడైజ్డ్ సిలికాన్ పొర లో ఒక నిర్మాణం ఉంది ఇప్పుడు నేను ఈ పొరను మరింత BHF లో ఉంచితే ఏమి జరుగుతుంది ఈ సిలికాన్ డయాక్సైడ్ సరిగ్గా చెక్కబడి ఉంటుంది మరియు నాకు ఇలాంటి సిలికాన్ ఉంటుంది కాబట్టి ఈ సిలికాన్ మౌల్డ్ లా పనిచేస్తుంది ప్రజలు రెండు రకాలుగా రాస్తారు MOULD కూడా సరైనది MOLD కూడా సరైనది కాబట్టి మనకు ఒక మౌల్డ్ ఉంది దానిపై నేను స్పిన్ కోట్ ను పూస్తే లేదా పిడిఎంఎస్ ను పోస్తే ఇది నా పిడిఎంఎస్ దానిని క్యూర్ చేస్తుంది క్యూర్ చేసిన తరువాత నేను దానిని తీసివేయగలను నా దగ్గర ఏమి ఉంటుంది నాకు ఈ విధంగా పిడిఎంఎస్ నిర్మాణం ఉంటుంది కాబట్టి నేను దానిని తీసివేసిన తరువాత నేను నా మౌల్డ్ ను తిరిగి పొందగలను మరియు నేను ఇప్పటికే ఈ ప్రత్యేకమైన సిలికాన్ మౌల్డ్ ను ఉపయోగించి నా PDMS పాటర్న్ ను చేశాను మళ్లీ నేను పిడిఎంఎస్ ను పోస్తే క్యూర్ చేయగలను మరియు మరొక నిర్మాణాన్ని సృష్టించగలను మీకు కావలసినన్ని నిర్మాణాలను మీరు సృష్టించవచ్చు మరియు అది సాఫ్ట్ లితోగ్రఫీ లో ఒక భాగం కాబట్టి ఈ తరగతిలో మేము మౌల్డ్ను ఎలా సృష్టించాలో చూస్తాము మీకు సిలికాన్ PDMS మౌల్డ్ తెలుసు PDMSతో మైక్రో ఫ్లూయిడ్ పరికరాన్ని ఎలా తయారు చేయాలి మరియు ఈ ప్రత్యేకమైన కిటుకు ను ఎలా ఉపయోగించాలో మళ్లీ మీకు చూపించమని నా విద్యార్థి అనిల్ ను ఇప్పుడు ఆహ్వానిస్తాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి సంకోచించకండి నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో చూస్తాను ఇక్కడ మేము దానిని మీకు చూపిస్తాము పిడిఎంఎస్ మౌల్డ్తో మరియు మౌల్డ్ లేకుండా మైక్రోచిప్ ను ఎలా పోల్చాలి మరియు వాటి అప్లికేషన్స్ సరైనవి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను బై స్వాగతం ఈ రోజు మనం చిన్న మాడ్యూళ్ల శ్రేణిని ప్రారంభిస్తాముఇక్కడ మేము మా ప్రయోగశాలలో తయారు చేసిన వివిధ రకాల మైక్రోఫ్యాబ్రికేటెడ్ సెన్సార్లను మీకు చూపిస్తాముమరియు మా కోర్సులో భాగంగా మీకు చూపించాలనుకుంటున్నాము ఆలోచన ఏమిటంటే మునుపటి మాడ్యూళ్ళలో మీరు తయారు చేసి సిద్ధంగా ఉన్న కమర్షియల్ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను చూశారని మరియు అవి ఆర్డునో మొదలైనవి వంటి మైక్రో కంట్రోలర్ బ్రాడ్ లతో ఇంటర్ఫేస్ ఎలా చేయాలో చూసారని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈరోజు మనం మాడ్యూల్స్ ను ప్రారంభిస్తాము ఇక్కడ మేము మీకు మైక్రో ఫ్యాబ్రికేటెడ్ సెన్సార్లను చూపిస్తాము కాబట్టి ఇవి కమర్షియల్ సెన్సార్లు కాదు కానీ ఈ కోర్సులో భాగంగా మీరు నేర్చుకున్న మైక్రో ఫ్యాబ్రికేషన్ యొక్క వివిధ పద్ధతులను ఉపయోగించి కల్పించాము ఫోటోలితోగ్రఫీ మాదిరిగా కెమికల్ వేపర్ డిపోసిషన్వంటి డిపోసిషన్ ఫిజికల్ వేపర్ డిపోసిషన్ లితోగ్రఫీ ఆ పద్ధతులన్నింటినీ ఎచ్ చేయడం ఆపై బాండింగ్ వైర్ బాండింగ్ అనోడిక్ బాండింగ్ఆక్సైడ్ ప్లాస్మా బాండింగ్ మొదలైనవి ప్యాకేజింగ్ అంశాలు కాబట్టి ప్రొఫెసర్ అటువంటి సెన్సార్లను సరిగ్గా తయారు చేసే వివిధ రకాల సబ్స్ట్రేట్స్ ను కవర్ చేసి ఉంటారు ఒక రకమైన సబ్స్ట్రేట్ సిలికాన్ సబ్స్ట్రేట్ అది కాకుండా మీకు గాజు సబ్స్ట్రేట్ ఉంది అది కాకుండా మీకు ఇన్సులేటర్ సబ్స్ట్రేట్ పై సిలికాన్ ఉంటుంది కాబట్టి వివిధ రకాలైన సబ్స్ట్రేట్స్ ఉన్నాయి సబ్స్ట్రేట్ పై మీరు బంగారం ప్లాటినం మాల్బిడ్డనం టైటానియం వంటి వివిధ పదార్థాలను ఉపయోగించి సెన్సార్ల ను తయారు చేస్తారు ఈ పరికరాలను తీసుకోవటానికి మీరు వీటిని ఉపయోగించవచ్చు సెన్సార్ల లో చాలా పెద్ద తరగతి కి చెందినవి మైక్రో ఫ్లూయిడ్ పరికరాలు ఇవి ద్రవాలు మైక్రో స్కేల్ లో నిమిషానికి మైక్రో లీటర్ల వంటి ద్రవ ప్రవాహాన్ని అనుమతిస్తాయి మరియు సెన్సార్లను ఛానల్ క్రింద ఉంచడానికి కూడా అనుమతిస్తుంది కాబట్టి ఇది డైనమిక్ వ్యవస్థ గా మారవచ్చు మీకు ద్రవం ఉంది మీరు స్టాటిక్ వ్యవస్థ ను లేదా డైనమిక్ వ్యవస్థ ను కలిగి ఉండవచ్చు మీకు ద్రవం ఉందని కొన్ని చుక్కల ద్రవపదార్థాలను కలిగి ఉందని చెప్పండి మరియు ద్రవం లోపల ఉన్న దాన్ని విశ్లేషించాలనుకుంటున్నాము ద్రవ భాగాలు మీరు ఆ ద్రవాన్ని సెన్సార్లను దిగువున కలిగి ఉన్న స్టాటిక్ వెల్ పైకి వదలవచ్చు లేదా మీరు ఆ ద్రవాన్ని మైక్రో ఫ్లూయిడ్ ఛానల్ ద్వారా దాని క్రింద సెన్సార్ లతో ప్రవహింప చేయవచ్చు మైక్రో ఫ్లూయిడ్ ఛానల్ ద్వారా ప్రవాహం అనేది మరింత డైనమిక్ వ్యవస్థ మరియు ఇది శరీరంలో రక్త ప్రవాహం వంటి వాస్తవ ప్రపంచ పరిస్థితులను అనుకరించవచ్చు కాబట్టిఅందుకే మైక్రో ఫ్లూయిడ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు కాబట్టి ఈరోజు నేను మీకు మైక్రో ఫ్లూయిడ్ పరికరాన్ని చూపిస్తున్నానుమీరు దానిని నా చేతిలో చూడవచ్చు కాబట్టి నా చేతిలో మైక్రో ఫ్లూయిడ్ పరికరం ఉన్నది కాబట్టి మీరు చూడగలిగితే నేను దీన్ని ఇలా వంచి ఉంటే ఇక్కడ ఈ మందపాటి పొర మైక్రో ఫ్లూయిడ్ ఛానెల్ ను ఏర్పరుస్తుంది ఇది PDMS పాలిడిమెథైల్సిలోక్సేన్ PDMS అనేది మైక్రో ఫ్లూయిడ్ చానెళ్లను తయారు చేయడానికి ఉపయోగించే సాధారణ పదార్థం కానీ అనువాద దృక్పథం నుండి సాధారణంగా ఒక ఉత్పత్తిని చూస్తే PDMS ఉపయోగించబడదు బదులుగా మీరు యాక్రిలిక్ షీట్లు లేదా PMMA షీట్ల ను ఉపయోగిస్తారు అది ఇక్కడ నా పక్కన ఉంది ఇవి యాక్రిలిక్ షీట్లు కాబట్టి ఇవి యాక్రిలిక్ షీట్లు అవి చాలా మందంగా ఉన్నాయినేను ఇలా చేస్తున్నానని చూడండి కాబట్టి అవి చాలా దృఢమైనవి కాబట్టి దీనిని రియల్ వరల్డ్ ప్రాక్టికల్ కేసెస్ లో నిర్వహించవచ్చు మీరు ఇక్కడ తెలుపు రంగు ఛానెల్ ను చూడవచ్చు ఈ యాక్రిలిక్ షీట్లను లేజర్ ఉపయోగించి కత్తిరించడం ద్వారా మీరు ఛానెల్ ను తయారు చేయవచ్చు ఇది పారిశ్రామికంగా మైక్రో ఫ్లూయిడ్ చిప్ లను తయారు చేసే ఒక మార్గంకానీ ఒక పరిశోధన డొమైన్లో సాధారణంగా PDMS ఉపయోగించబడుతుంది ఎందుకంటే అవి పని చేయడం చాలా సులభం ఇప్పుడు మీరు ఈ మైక్రో ఫ్లూయిడ్ చిప్ ను చూస్తే మీకు ఎలక్ట్రోడ్ లు ఉన్నాయి మీరు ఇక్కడ బంగారు పాడ్స్ లను చూడవచ్చు మరియు దిగువన సెన్సార్ ఉంది మీరు ఇక్కడ మూడు సెన్సార్ లను చూడవచ్చు కాబట్టి అవి ఇంటర్ డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్ లు మరియు కండక్ట్ పాడ్స్ ఇక్కడ వస్తున్నాయి కండక్ట్ పాడ్స్ ఇక్కడకు వస్తున్నప్పుడు ఇవి బంగారపు ఇంటర్ డిజిటేడ్ ఎలెక్ట్రోడ్స్ ఇప్పుడు ఏమి చేస్తాముమేము ఈ PDMS పొర కింద మైక్రో ఫ్లూయిడ్ చానెళ్లను తయారు చేశాము మరియు పరస్పరం అనుసంధానించబడ్డ ఎలెక్ట్రోడ్స్ పైన చానల్స్ వచ్చి ఉన్నాయి ఈ కండక్ట్ పాడ్స్ లను ఉపయోగించి ఇక్కడ మైక్రో ఫ్లూయిడ్ ఛానల్ వెలుపల కొలుస్తాము ఇక్కడ చూస్తున్న ఈ పైపులు ఇన్లెట్ మరియు అవుట్ లెట్ పోర్టులు ఇక్కడ మీరు ద్రవాన్ని ప్రవహింపచేస్తారుఇవి చక్కటి 0 14 మిల్లీమీటర్ వ్యాసార్థం కలిగిన మైక్రో ఫ్లూయిడ్ గొట్టాలు వాటిని MFTలు లేదా మైక్రో ఫ్లూయిడ్ గొట్టాలు అని పిలుస్తారు మరియు వాటిని మైక్రో ఫ్లూయిడ్ కనెక్టర్లు లేదా MFCలను ఉపయోగించి పెరిస్టాల్టిక్ పంపు లేదా సిరీస్ పంపు తో అనుసంధానించవచ్చు కాబట్టి మీకు ఒక జత ఇన్లెట్ పోర్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఒక ఛానల్ ను పెరిస్టాల్టిక్ పంపు యొక్క ఒక చివరను మరొక చివరను ఇక్కడ కనెక్ట్ చేస్తారు మరియు దీని ద్వారా ద్రవాన్ని ప్రవహింపచేయవచ్చు మరియు మీరు ఇతర ఛానెల్స్ ద్వారా సాంపిల్స్ ని లోడ్ చేయవచ్చు తత్ఫలితంగా మీరు రక్తాన్ని ప్రవహించే విధంగా దాన్ని ప్రవహింప చేస్తూనే ఉంటారు మరియు రక్తం లో కొన్ని రసాయనాలు ఉంటేమీరు ఈ రసాయనాలను ఈ ఎలెక్ట్రోడ్స్ లో ఈ చాంబర్స్ లో బంధించవచ్చు ఇవి ఇక్కడ గదులునేను ఈ విశ్లేషణలను ఈ గదులలో బంధించి ఆపై నేను ఎలక్ట్రికల్ రెస్పాన్స్ ను స్వాధీనం చేసుకోగలను కాబట్టి మైక్రో ఫ్లూయిడ్ సెన్సార్ చేయడానికి ఇది చాలా సులభమైన మార్గం ఇక్కడ మేము ద్రవ ప్రవాహాన్ని యాక్టివేట్ చేస్తున్నాము మరియు ద్రవం నుండి కండెన్స్ ను సెన్సింగ్ చేస్తున్నాము కాబట్టి ఇది సెన్సార్ మరియు యాక్యుయేటర్ కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన బయోమెడికల్ అప్లికేషన్ ఈ చిప్ కోసం చాలా ఉపయోగకరమైన బయోమెడికల్ అప్లికేషన్ ఉంది మాకు చాలా చిన్న నమూనా వాల్యూమ్ లు అవసరం మీరు దీన్ని ఉంచవచ్చు మరియు ఇది మీకు ఫలితాన్ని పరిమితం చేస్తుంది మీరు దీన్ని మైక్రో ఫ్లూయిడ్ చిప్ నుండి ఇంపెడెన్స్ను కొలవగల వ్యవస్థ కు కనెక్ట్ చేస్తే కనుక కాబట్టి మైక్రో ఫ్లూయిడ్ చిప్ ఎలా ఉంటుంది ఇది పరిశోధనా కోణం నుండి మీరు ఒక ఉత్పత్తి చేయాలనుకుంటే ఆ ఉత్పత్తి ఇలా కనిపిస్తుంది కాబట్టి మీరు దీన్ని సులభంగా తయారు చేయవచ్చు మీరు దీన్ని చాలా దృఢమైన పద్ధతి లో నిర్వహించగలరు ఇది ప్రయోగశాల ల్యాబ్ టెక్నీషియన్ కు ఇవ్వవచ్చు వారు దానిని నిర్వహించగలరు వారికి చాలా వేగంగా శిక్షణ ఇవ్వవచ్చుమరియు మీరు ఇదే కనెక్టర్లను ఈ చివరి కి కనెక్ట్ చేయవచ్చు మరియు దీని ద్వారా అదే పని ని చేయవచ్చు మీరు చూస్తే ఈ PDMS కరిగిన PDMS ను పోయడం ద్వారా ఫ్యాబ్రికేట్ చేయబడుతుంది మునుపటి ఉపన్యాసం లో మీరు చూశారాని నేను అనుకుంటున్నాను పాటర్న్ కలిగి ఉన్న సిలికాన్ సబ్స్ట్రేట్ పై కరిగిన PDMS ను పోయడం ద్వారా ఎందుకంటే నమూనా సిలికాన్ సబ్స్ట్రేట్ పై ఉంటుంది మరియు మీరు సంప్రదాయ మైక్రో ఫ్యాబ్రికేషన్ పద్ధతులను ఉపయోగిస్తారు మీరు ఛానల్ల్స్ కోసం చాలా చక్కని కొలతలు కు వెళ్ళవచ్చు మేము 100 మైక్రాన్ ఛానెల్లు 200 మైక్రాన్ ఛానెల్లు కు కూడా వెళ్ళవచ్చు కానీ ఇవి భారీగా ఉత్పత్తి చేయబడిన మైక్రో ఫ్లూయిడ్ చిప్ ఇవన్నీ కూడా మా ప్రయోగశాలలో తయారు చేయబడ్డాయి ఇవి భారీగా ఉత్పత్తి చేయబడిన మైక్రో ఫ్లూయిడ్ చిప్స్ అందువల్ల సంక్లిష్ట ఫ్యాబ్రికేషన్ పద్ధతులకు బదులుగా మేము లేజర్ కట్టింగును ఉపయోగిస్తాము ఫలితంగా మనకు 50 మైక్రాన్ ఫీచర్ సైజ్ లభించకపోవచ్చు కానీ మనం సుమారు 300 400 మైక్రాన్లు లేదా 0 4 మిల్లీమీటర్ల తో పని చేయవచ్చు కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ యాక్యూరసీ మరియు అప్లికేబిలిటీ లేదా టెక్నాలజీ యొక్క ట్రాన్స్లేట్బుల్ నేచర్ మధ్య ఒక ట్రేడ్ ఆఫ్ కాబట్టి మీరు చేసేది ఏమిటంటే మీరు మీ సాంకేతికతను ఇలాంటి ప్లాట్ ఫామ్ లో చాలా యాక్యూరసీ తో మరియు సెన్సిటివిటీ తో నిరూపిస్తారు ఎందుకంటే మొదట మీరు మీ సాంకేతికతను నిరూపించుకోవాలి దాని కోసం మీ సున్నితత్వం మరియు ఖచ్చితత్వం చాలా ఎక్కువగా ఉండాలి మరియు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ మీ సాంకేతికత పనిచేస్తుందని మీకు తెలియగానే మీ ఖచ్చితత్వం మరియు సున్నితత్వం కోసం బెంచ్ మార్క్ లను సెట్ చేస్తారు మీరు ఇలాంటి ఫ్లాట్ ఫారం కు వెళ్ళవచ్చు ఇక్కడ కొంచెం తక్కువ ఖచ్చితత్వం ఉండాలని మీకు తెలుసు మరియు ఉత్పాదకత కోసం మీరు ట్రేడ్ ఆఫ్ చేయవచ్చు ఇది ముఖ్యంగా సామూహిక తయారీ కోసం తయారు చేయడం కాబట్టి మీరు డిజైన్ నిర్ణయాలు ఇలా తీసుకుంటారు మరియు మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా చేస్తారు పరిశోధన ఫలితం తుది ఉత్పత్తి గా అనువదించబడుతుంది అది మార్కెట్లో అమ్మవచ్చు మరియు ప్రజల జీవితాలను మార్చగలదు కాబట్టి ఇది మీ కోసం మైక్రో ఫ్లూయిడ్ టెక్నాలజీ ఇలాంటి వి మనం ప్రయోగశాలలో కల్పించిన ఇతర సెన్సార్లను చూస్తాము సెన్సింగ్ యొక్క అంతర్లీన సూత్రం ఏమిటి మరియు నిజ జీవిత దృశ్యం లో అవి ఎలా అప్లై చేయబడతాయి ధన్యవాదాలు ఇది మీకు ఉపయోగ కరంగా ఉందని ఆశిస్తున్నాము హాయ్ మునుపటి చిన్న మాడ్యూల్ లో మైక్రో ఫ్లూయిడ్ పరికరం ఎలా రూపొందించబడిం దో మీరు చూశారు మరియు మైక్రో ఫ్లూయిడ్ టెక్నాలజీ ను ఉపయోగించడం మరియు అనువర్తనం చేయడం యొక్క ప్రయోజనం ఏమిటి ఈరోజు మనం రెండు వేర్వేరు మైక్రో ఫ్లూయిడ్ పద్ధతులలో దీని యొక్క చిన్న పొడిగింపును చూస్తాము కాబట్టి ఇప్పుడు ఈ పరికరాలను చూద్దాం కాబట్టి ఇది మునుపటి మాడ్యూల్ లో ఇప్పటికే చూసిన మైక్రో ఫ్లూయిడ్ పరికరం కాబట్టి PDMS పొర ఉంది మీకు గ్లాస్ లైట్ ఉంది నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఆక్సిజన్ ప్లాస్మాబాండింగ్ ద్వారా ఈ గ్లాస్ లైట్ PDMS పొరకు బాండింగ్ చేయబడుతుంది మీరు చేసేది ఏమిటంటే మేము దీనిని ప్రయోగశాల లోని ఆక్సిజన్ ప్లాస్మా వ్యవస్థ లో చూసాము కాబట్టి మీరు ఆక్సిజన్ ప్లాస్మా తో సర్ఫేస్ ని యాక్టివేట్ చేస్తారు మీరు రెండు ఉపరితలాలను యాక్టివేట్ చేస్తారుఆపై మీరు వాటిని కలిపి ఉంచండి వాటికి బంధం జరుగుతుంది ఇది మరొక ప్రక్రియ కాబట్టి మీరు చూసినది ఈ సెన్సార్ కాబట్టి PDMS పొర లేకుండా నేను మీకు మరొక సెన్సర్ను చూపిస్తున్నాను కాబట్టి మీరు ఫీచర్స్ చూడగలరా అని నాకు తెలియదు కాబట్టి టిష్యూ పేపర్ తో ఉంచండి ఇప్పుడు మీరు చూడగలరని అనుకుంటున్నాను మీరు చూస్తే ఈ కండక్ట్ పాడ్స్ ఉన్నాయి ఇవి బంగారం మేము చివరి సారి చూపించినట్లు మీరు మూడు సెన్సార్ లను చూడవచ్చు మీరు దగ్గరగా చూస్తే దాని కింద మరొక పొర ఉంది అది నిక్రోమ్ తో తయారు చేయబడింది కాబట్టి ఇది స్పైరల్ స్ట్రక్చర్ ఇది నిజానికి మైక్రో హీటర్ కాబట్టి మనకు పైన మైక్రోహీటర్లు మరియు ఎలక్ట్రాన్లు దాని పైన ఉన్నాయి కాబట్టి అటువంటి నిర్మాణం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రత్యక్ష నమూనాలతో పనిచేస్తున్నారని చెప్పండి మీరు ప్రత్యక్ష కణాలు ప్రత్యక్ష మమ్మాలియాన్ సెల్స్ లేదా ప్రత్యక్ష బ్యాక్టీరియా కణాల ఇంపిడెన్స్ ను కొలవడానికి ప్రయత్నిస్తున్నారని మరియు మీరు 1 రోజూ లేదా 24 గంటల వ్యవధి లో నిరంతరం కొలుస్తున్నారని చెప్పండి ఇప్పుడు మీరు వాటి న్యూట్రియెంట్ రిచ్ మీడియా లోని కణాలను ప్రవహింపచేస్తారు తద్వారా అవి జీవించగలవు కానీ కణాలు మనుగడ సాగించాలంటే వాటికి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా అవసరం కాబట్టి మీరు 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ను ఎలా నిర్వహిస్తారు కాబట్టి దాని కోసం మనకు అలాంటి మైక్రో హీటర్లు ఉండాలి ఈ మైక్రో హీటర్ కు ఓల్టేజ్ ను సరఫరా చేస్తాము అప్పుడు అది వేడి చేయబడుతుంది మరియు ఇది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్వహించడానికి కంట్రోల్ చేయబడుతుంది ప్లస్ లేదా మైనస్ 0 5 డిగ్రీ అని చెప్పండి కాబట్టి 2936 5 నుండి 37 5 డిగ్రీల మధ్య ఈ హీటర్ల ఉష్ణోగ్రత మన కంట్రోల్ సిస్టమ్ ఎంత ఖచ్చితమైన దో నిర్వహించవచ్చు కాబట్టి హీటర్ నిర్వహించబడుతుంది కాబట్టి మునుపటి మైక్రో ఫ్లూయిడ్ చానల్లో వలె కణాలు ప్రవహిస్తాయి కానీ కణాలు 37 డిగ్రీల సెల్సియస్ అంతర్గత శరీర ఉష్ణోగ్రతను కూడా భావిస్తాయి కాబట్టి మేము ఈ మైక్రో ఫ్లూయిడ్ ఫ్లాట్ ఫామ్ లోని ఇన్ వివో దృష్టాంతాన్ని పునః సృష్టిస్తున్నాము ఫలితంగా సెన్సుడ్ డేటా బయటకు వచ్చినా ఇన్ వివో కొలత కు దగ్గరగా ఉంటుంది ఇది ఓవర్ డిజైన్ భావజాలం లేదా ఫిలాసఫీ కాబట్టి మీరు రక్త ప్రవాహం రేటుకు సమానమైన ప్రవాహంతో సెల్స్ ని ప్రవహింప చేస్తున్నారు అప్పుడు మీరు 37 డిగ్రీల సెల్సియస్ శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తున్నారు మీ ఛానల్ లు రక్తనాళాల ఛానల్ పొడవును అనుకరించే విధంగా రూపొందించబడ్డాయి కాబట్టి మీ రక్తనాళాల్లోని మీ మెకానికల్ కన్స్ట్రుక్షన్స్ లేదా మీ మెకానికల్ కంస్ట్రయిన్ట్స్ అంటే మీ రక్తనాళాల మెకానికల్ ఫ్లో కంస్ట్రయిన్ట్స్ ఈ మైక్రో ఫ్లూయిడ్ ఛానెళ్లలో ప్రతి రూపం అవుతాయి అలాగే మీ శరీరంలోని ఉష్ణ వాతావరణం 37 డిగ్రీల సెల్సియస్ కూడా పునః సృష్టిస్తుంది అది ఎంత అద్భుతం అది మైక్రో ఫ్లూయిడ్ సాంకేతికత యొక్క ప్రయోజనం కాబట్టి మీరు ఈ విషయాలన్నిటినీ పునఃసృష్టి చేయవచ్చు దీని ఫలితంగా మీ సెన్సింగ్ లేదా మీ ప్రయోగాల నుండి మీ కొలతలు ఇన్ వివో దృష్టాంతంలో సాధ్యమైనంత దగ్గరగా ఉంటాయి నిజం మిగిలి ఉంది మీరు మీ ఇన్ వివో ను పూర్తిగా అనుకరించలేరు లేదా మీ శరీరంలో ఏమి జరుగుతుందో కానీ మీరు వీలైనంత దగ్గరగా ఉండగలరు అది సైన్స్ సాధన కాబట్టి ఈ విధంగా మీరు దీన్ని చేయగలుగుతారు ఇది మైక్రో ఫ్లూయిడ్ టెక్నాలజీ యొక్క ప్రయోజనం మరియు మీరు చూసిన ఈ ఎలక్ట్రోడ్ లలో మైక్రో సెన్సార్ ను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు కాబట్టి ఇది నేను చూసిన మునుపటి డిజైన్ కు మరొక అధునాతన ను జోడిస్తున్నాను కాబట్టి మీరు డిజైన్ విధానాన్ని అర్థం చేసుకున్నారు మరియు వాస్తవ ప్రపంచం నుండి మన అవసరం సెన్సార్ ప్రపంచంలో ఒక డిజైన్ కు ఎలా వస్తుంది అది మొత్తం ఆలోచన ఈ ఆలోచన మీకు మంచి పద్ధతిలో వచ్చిందని నేను ఆశిస్తున్నాను మరియు మేము ఈ చిన్న మాడ్యూళ్ళను చూస్తూనే ఉంటాము ధన్యవాదాలు